ఈ మాడ్యూల్కు స్వాగతం మరియు గత మాడ్యూల్లో మనము ఏమి చూశాము ఆసిలేటర్లను రూపొందించడానికి ఆపరేషనల్ యాంప్లిఫయర్తో పాటు రెసిస్టర్ మరియు కెపాసిటర్లను ఎలా ఉపయోగించవచ్చో చూశాము మరియు మేము రెండు రకాల ఆసిలేటర్లను చూశాము ఒకటి ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ మరియు మరొకటి వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ ఇప్పుడు నేను 200 కిలో హెర్ట్జ్ నుండి కొన్ని గిగాహెర్ట్జ్ వరకు గల అధిక పౌనఃపున్య పరిధిలో గల సర్క్యూట్ ని ఆపరేట్ చేయాలనుకుంటే నేను ఇలాంటి RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ లేదా వీన్ బ్రిడ్జ్ ఓసిలేటర్లను ఉపయోగించవచ్చా నేను అధిక పౌనఃపున్యాల వద్ద ఆ ఆసిలేటర్లను ఉపయోగించలేకపోవచ్చు కాబట్టి అధిక పౌనఃపున్యాల వద్ద ఉపయోగించగల ఆసిలేటర్ను రూపొందించమని అడిగినప్పుడు నువ్వు ఏమి చేస్తావు మీరు LC ఇండక్టర్ మరియు కెపాసిటర్ ఉపయోగించి ఆసిలేటర్ను డిజైన్ చేయాలి కాబట్టి ఆప్ యాంప్ తో పాటు ఇండక్టర్ మరియు కెపాసిటర్ వాడకం LC ఆసిలేటర్లను రూపొందించడంలో మనకు ఎలా సహాయపడుతుంది LC ఆసిలేటర్ల రకాన్ని కూడా చూస్తాము కాబట్టి LC ఓసిలేటర్లు ఏమిటో చూద్దాం తెరపై మీరు ఏమి చూస్తున్నారు L మరియు C మూలకాలను ఉపయోగించి డోలనాలను ఉత్పత్తి చేసే ఆసిలేటర్లని LC ఆసిలేటర్లు అంటారు L అంటే ఇండక్టర్ C కెపాసిటర్ ఇప్పుడు L మరియు C ని ఉపయోగించే సర్క్యూట్ను ట్యాంక్ సర్క్యూట్ లేదా ఆసిలేటరీ సర్క్యూట్ అని కూడా పిలుస్తారు ఇది LC ఆసిలేటర్లో ముఖ్యమైన భాగం ఈ సర్క్యూట్ను రెసోనెంట్ సర్క్యూట్ లేదా ట్యూన్డ్ సర్క్యూట్ అని కూడా పిలుస్తారు అందుకే LC ఆసిలేటర్లను ట్యూన్డ్ ఆసిలేటర్స్ ట్యాంక్ ఆసిలేటర్స్ అని కూడా పిలుస్తారు ఫీడ్ బ్యాక్ సర్క్యూట్ LC సర్క్యూట్ అయితే అవి రెసోనెంట్ సర్క్యూట్లు ఈ ఆసిలేటర్లను 200 కిలోహెర్ట్జ్ నుండి కొన్ని గిగాహెర్ట్జ్ వరకు అధిక పౌనఃపున్యాల వద్ద ఉపయోగిస్తారు అధిక పౌనఃపున్య శ్రేణి కారణంగా ఈ ఆసిలేటర్లను తరచుగా రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి యొక్క వనరులుగా ఉపయోగిస్తారు కాబట్టి ఇప్పుడు మీకు తెలిసిందా RF శక్తి కోసం ఎలాంటి ఆసిలేటర్లను ఉపయోగించవచ్చు LC ఆసిలేటర్లు వంటి ఆసిలేటర్లను RF శక్తికి మూలంగా ఉపయోగించవచ్చని మనము చెప్పగలం మనము చర్చించినట్లుగా LC ట్యాంక్ సర్క్యూట్ మీరు ఇక్కడ ఇవ్వబడిన చిత్రంలో చూపిన విధంగా సమాంతరంగా అనుసంధానించబడిన L మరియు C లను కలిగి ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది కాబట్టి ప్రారంభంలో మనము DC మూలాన్ని అనువర్తించేటప్పుడు కెపాసిటర్ చిత్రంలో చూపిన పొలారిటీ లతో ఛార్జ్ చేయబడుతుందని పరిశీలిద్దాం ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వీడియో చూడవచ్చు కెపాసిటర్ ఛార్జ్ అయినప్పుడు శక్తి కెపాసిటర్లో ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్గా నిల్వ చేయబడుతుంది ఈ ప్రత్యేకమైన వీడియోలో ఇది ఎంత ఖచ్చితంగా జరుగుతుందో ఇక్కడ చూస్తాము మనము తరువాత చూస్తాము ప్రస్తుతం మీరు మొదటి స్లైడ్ పై దృష్టి పెట్టారు ఈ వీడియో కూడా ఫోకస్ చేయకుండా మీ దృష్టి మళ్ళిస్తుంది ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి ఇది మరొక అభ్యాసము మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఏదో అర్థం చేసుకునేటప్పుడు మన దృష్టి పూర్తిగా మనం నేర్చుకుంటున్న వాటిపైనే ఉండాలి తప్ప ఇతర విషయాలపై కాదు కాబట్టి స్లైడ్ పై దృష్టి పెట్టండి అని నేను చెప్తుంటే ఈ ప్రత్యేకమైన వీడియోపై దృష్టి పెట్టకూడదు మీలో ఎంతమంది దీన్ని చేయగలరో చూద్దాం కాబట్టి మనము ఎక్కడ ఉన్నాము కెపాసిటర్ చార్జ్ అయినప్పుడు శక్తి ఎలక్ట్రోస్టాటిక్ శక్తి రూపంలో నిల్వ చేయబడుతుంది అటువంటి చార్జ్డ్ కెపాసిటర్ ట్యాంక్ సర్క్యూట్లో ఇండక్టర్ తో అనుసంధానించబడినప్పుడు కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వటం ప్రారంభమవుతుంది ఛార్జ్ చేయబడిన కెపాసిటర్ ఉంటే మరియు నేను కెపాసిటర్ ని ఇండక్టర్కు అనుసంధానము చేస్తే ఏమి జరుగుతుంది అది డిశ్చార్జ్ అవ్వటం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు తెరను చూస్తే అక్కడ ఏమి వ్రాయబడినది ఇండక్టర్ కెపాసిటర్ తో అనుసంధానించబడినప్పుడు కెపాసిటర్ ఇండక్టర్ ద్వారా డిశ్చార్జ్ అవ్వటం ప్రారంభమవుతుంది ఈ బాణము సాంప్రదాయిక విద్యుత్ ప్రవాహం యొక్క దిశను సూచిస్తుంది అటువంటి కరెంటు ప్రవాహం కారణంగా ఇండక్టర్ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది మరియు తద్వారా ఇండక్టర్ శక్తిని నిల్వ చేయడం ప్రారంభిస్తుంది కాబట్టి మనం చెబుతున్నది అదే కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వటం ప్రారంభమవుతుంది ఇండక్టర్ ఛార్జింగ్ అవటం ప్రారంభమవుతుంది కెపాసిటర్ పూర్తిగా డిశ్చార్జ్ అయినప్పుడు గరిష్ట విలువ గల కరెంటు సర్క్యూట్ ద్వారా ప్రవహిస్తుంది ప్రారంభంలో కెపాసిటర్ పూర్తిగా ఛార్జ్ చేయబడినది ఇప్పుడు కెపాసిటర్ ఇండక్టర్ ద్వారా డిశ్చార్జ్ అవుతుంది ఇండక్టర్ ఛార్జ్ అవుతోంది మరియు కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుంది ఆ సమయంలో ఎలెక్ట్రోస్టాటిక్ శక్తి అంతా అయస్కాంత శక్తిగా నిల్వ చేయబడుతుంది అయస్కాంత శక్తి ఎందుకు ఎందుకంటే ఇప్పుడు శక్తి ఇండక్టర్ లోకి మార్చబడుతుంది ప్రారంభంలో కెపాసిటర్ లో శక్తి నిలువ ఉండేది దీనిని ఛార్జ్ చేయబడిన ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అంటారు ఇప్పుడు నేను కెపాసిటర్ను ఇండక్టర్తో సిరీస్లో లేదా సమాంతరంగా కనెక్ట్ చేస్తే ఏమి జరుగుతుంది కెపాసిటర్లోని ఛార్జ్ డిశ్చార్జ్ అవుతూ ఇండక్టర్ను ఛార్జ్ చేయటం ప్రారంభిస్తుంది ఈ పెన్ ఒక ఇండక్టర్ అని మనము అనుకుంటే నేను చూపిస్తున్న ఈ రెండు వేళ్లు బొటనవేలు మరియు చూపుడు వేలు కెపాసిటర్ యొక్క ప్లేట్లు ఇప్పుడు కెపాసిటర్ ప్లేట్లు పూర్తిగా ఛార్జ్ చేయబడతాయి మీరు ఇండక్టర్ను కెపాసిటర్తో అనుసంధానము చేసినప్పుడు కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వటం ప్రారంభమవుతుంది మరియు ఇండక్టర్ ఛార్జ్ను నిల్వ చేయడం ప్రారంభిస్తుంది కాబట్టి ఈ ఎలెక్ట్రోస్టాటిక్ శక్తి అయస్కాంత శక్తిగా మార్చబడుతుంది చిత్రంలో చూపినది ఇదే కాబట్టి మనము ఇక్కడ ఏమి చూస్తున్నాము మీరు మొదట్లో చూస్తే కెపాసిటర్ ఎరుపు రంగులో ఉంటుంది ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉంటుంది గరిష్టమైన ఎలక్ట్రోస్టాటిక్ శక్తి ఉందని మీరు చూస్తారు ఇప్పుడు మీరు ఇండక్టర్ను అనుసంధానము చేసినప్పుడు కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వటం ప్రారంభమవుతుంది మరియు ఇండక్టర్ ఛార్జ్ అవ్వటం ప్రారంభమవుతుంది అది ఇక్కడ చూపబడింది ప్రారంభంలో కెపాసిటర్ ఛార్జ్ చేయబడింది ఇప్పుడు ఇండక్టర్ ఛార్జ్ చేయబడింది ఇప్పుడు ఇండక్టర్ డిశ్చార్జ్ అవ్వటం ప్రారంభిస్తుంది మరియు కెపాసిటర్ వ్యతిరేక దిశలో ఛార్జ్ అవుతుంది కాబట్టి మనం చూసినవి ఏమిటి కెపాసిటర్ ప్రారంభంలో ఈ పద్ధతిలో స్లైడ్ చూడండి నిర్దిష్ట వైఖరితో ఛార్జ్ చేయబడుతుంది తరువాత అది ఇండక్టర్కు అనుసంధానించబడుతుంది కెపాసిటర్ డిశ్చార్జ్ అవ్వటం ప్రారంభమవుతుంది మరియు ఇండక్టర్ ఛార్జింగ్ అవ్వటం ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ చూపిన విధంగా అయస్కాంత శక్తి ఉంటుంది ఇప్పుడు ఈ అయస్కాంత క్షేత్ర తీవ్రత క్రమముగా తగ్గటం మొదలవుతుంది లెంజ్ సూత్రము అనే సూత్రము గురించి మనము తెలుసుకోవాలి లెంజ్ సూత్రము ప్రకారం ఇది కెపాసిటర్ ని వ్యతిరేక పోలరిటీ తో ఛార్జ్ చేయడం ప్రారంభిస్తుంది క్రింద ప్లేట్ పాజిటివ్గా మరియు పై ప్లేట్ను నెగటివ్గా చేస్తుంది ఇది మొదటి షరతు ఇప్పుడు ఇండక్టర్ ఛార్జ్ చేయబడింది మరియు కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి మేము ఇప్పుడు కెపాసిటర్ డిశ్చార్జ్ అయినందున కెపాసిటర్ నుండి ఛార్జ్ ని తొలగించాలి ఇప్పుడు ఏమి జరుగుతుంది ఇండక్టర్ లో ఉన్న ఈ అయస్కాంత క్షేత్ర తీవ్రత క్రమంగా తగ్గిపోవటం ప్రారంభమవుతుంది మరియు అది డిశ్చార్జ్ అవ్వటం ప్రారంభమవుతుంది కెపాసిటర్ ఛార్జింగ్ అవ్వటం ప్రారంభమవుతుంది కానీ లెంజ్ సూత్రము కారణంగా రివర్స్ పోలారిటీ తో ఛార్జ్ అవటం ప్రారంభమవుతుంది కాబట్టి కెపాసిటర్ ఈ విధంగా ఛార్జ్ చేయబడుతుంది మరియు ఇండక్టర్ పూర్తిగా డిశ్చార్జ్ అవుతుంది కొంత సమయం తరువాత ప్రారంభములో ఉన్న పొలారిటీ తో పోలిస్తే కెపాసిటర్ పూర్తిగా వ్యతిరేక పొలారిటీ తో ఛార్జ్ అవుతుంది ఈ కెపాసిటర్ పై పలకపై పాజిటివ్ పొలారిటీ మరియుక్రింద పలకపై నెగెటివ్ పొలారిటీ ఉంది తరువాతి సందర్భంలో ఇది రివర్స్ అవుతుంది కాబట్టి కెపాసిటర్ వ్యతిరేక పొలారిటీ తో పూర్తిగా ఛార్జ్ అవుతుంది ఇండక్టర్ డిశ్చార్జ్ అవ్వటం ప్రారంభమైనప్పుడు అందులో గల మొత్తం అయస్కాంత శక్తి కెపాసిటర్లోకి ఎలక్ట్రోస్టాటిక్ శక్తిగా మార్చబడుతుంది ఇప్పుడు ఏమి జరుగుతుంది ఇప్పుడు కెపాసిటర్ మళ్ళీ ఇండక్టర్ ద్వారా శక్తి ని విడుదల చేయడం ప్రారంభిస్తుంది అందువల్ల మొదట కెపాసిటర్ ఛార్జ్ డిశ్చార్జ్ అయి తరువాత ఇండక్టర్ ఛార్జ్ మరియు డిశ్చార్జ్ అవుతుంది తరువాత కెపాసిటర్ ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ చక్రం నిరంతరంగా కొనసాగుతుంది సర్క్యూట్ ద్వారా విద్యుత్ ప్రవాహం యొక్క దిశ ఇప్పుడు వ్యతిరేకం మరియు ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ మళ్ళీ అయస్కాంత ఛార్జ్ గా మార్చబడుతుంది కెపాసిటర్ పూర్తిగా డిశ్చార్జ్ అయినప్పుడు అయస్కాంత క్షేత్ర తీవ్రత తగ్గి కెపాసిటర్ను మళ్లీ వ్యతిరేక పోలరిటీతో ఛార్జ్ చేస్తుంది అందువల్ల కెపాసిటర్ ప్రత్యామ్నాయ పోలరిటీలతో ఛార్జ్ అవుతుంది మరియు దాని డిశ్చార్జ్ సర్క్యూట్లో ఆల్టర్నేట్ కరెంట్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు మీరు చూసిన ఇక్కడ ఒక విషయం ఇక్కడ డోలనాలు ఉన్నాయి కానీ డోలనాలు తగ్గిపోతున్నాయి ఎందుకంటే ప్రతిసారీ కెపాసిటర్ నుండి ఇండక్టర్ కి మరియు తిరిగి కెపాసిటర్కు శక్తి బదిలీ అయినప్పుడు శక్తి నష్టపోవటం జరుగుతుంది దీనివల్ల శక్తి బదిలీ జరిగిన ప్రతిసారీ ప్రస్తుత డోలనాల యొక్క వ్యాప్తి తగ్గిపోతుంది అందువల్ల మనకు ఎక్స్పోనెన్షియల్ గా తగ్గిపోయే డోలనాలు ఉత్పత్తి అవుతాయి వీటిని డాంప్డ్ ఆసిలేషన్స్ అని అంటాము కాబట్టి అలాంటి డాంప్డ్ ఆసిలేషన్స్ కొంతకాలం తర్వాత ఆగిపోతాయి కాబట్టి డోలనము మరియు ఆల్టర్నేట్ కరెంట్ ఎందుకు ఉన్నదో ఇప్పుడు మీకు తెలిసిందా కెపాసిటర్ మరియు ఇండక్టర్ను ఒకేసారి ఛార్జింగ్ మరియు మరియు డిశ్చార్జ్ చేయడం వలన వ్యతిరేక పొలారిటీలో ఛార్జ్ బదిలీ జరుగుతుంది మరియు శక్తి నష్టం ఉంటుంది మరియు తరువాత డోలనాలు క్షీణించడం ప్రారంభమవుతాయని మీరు గమనిస్తారు కానీ డోలనాలు క్షీణిస్తుంటే ఆ సర్క్యూట్ ఆసిలేటర్ కాదు ఆసిలేటర్ సర్క్యూట్ స్థిరమైన డోలనాలను కలిగి ఇవ్వాలి మరియు క్షీణించటం లేదా విస్తరించిన డోలనాలు కాదు ఈ ప్రత్యేక సందర్భంలో LC ఆసిలేటర్ డాంప్డ్ లేదా క్షీణిస్తున్న డోలనాలు ఇస్తున్నట్లు మనము చూశాము కాబట్టి సిగ్నల్ తగ్గిపోకుండా ఉండటానికి మనం ఏమి చేయగలం ఈ స్స్లైడ్ ని చూద్దాము ఈ చిత్రపటములో గల LC ఆసిలేటర్ కోల్పోయే శక్తిని సమయాన్ని ట్రాన్సిస్టర్ యాంప్లిఫయర్ లేదా ఆప్ యాంప్ సరైన సమయంలో ఎలా సరఫరా చేయగలదో చూద్దాం ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ యొక్క పోలారిటీలను జాగ్రత్తగా చూసుకోవాలి అంటే అక్కడ ఏదైనా లాస్ ఉన్నట్లయితే యాంప్లిఫయర్ సర్క్యూట్ ఉపయోగించి భర్తీ చేయవచ్చు అందువల్ల LC సర్క్యూట్ లేదా LC ట్యాంక్ సర్క్యూట్తో పాటు యాంప్లిఫయర్ ఉపయోగించి నిరంతర డోలనాలను పొందవచ్చు కోల్పోయిన శక్తిని సరఫరా చేయటం కారణంగా డోలనాలు నిర్వహించబడతాయి అందువల్ల నిరంతర డోలనాలు లేదా అన్ డాంపుడ్ డోలనాలు ఏర్పడతాయి LC ట్యాంక్ సర్క్యూట్ ద్వారా ఉత్పన్నమయ్యే డోలనాల ఫ్రీక్వెన్సీ ఇండక్టర్ మరియు కెపాసిటర్ విలువల పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ మన సూత్రము L విలువ హెన్రీలలో మరియు C విలువ ఫారడ్ లలో వ్యక్తపరచబడుతుంది ట్యాంక్ సర్క్యూట్ యొక్క రకము మరియు చేసే పనిని బట్టి LC ఆసిలేటర్లను కాల్ పిట్స్ లేదా హార్ట్లీ ఆసిలేటర్ గా వర్గీకరించారు కాబట్టి తరువాత కాల్ పిట్స్ ఆసిలేటర్ అంటే ఏమిటి మరియు హార్ట్లీ ఆసిలేటర్ అంటే ఏమిటో మనం చూడాలి మొదట ప్రాథమిక LC ఆసిలేటర్ ను మరియు ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ను చూద్దాం మరియు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేక సర్క్యూట్లో LC ట్యూన్డ్ సర్క్యూట్ ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ను రూపొందిస్తుంది అయితే ఆప్ యాంప్ లేదా ఫెట్ లేదా బిజెటి లు యాంప్లిఫయర్ దశలో ఉపయోగించే క్రియాశీల పరికరాలు కాబట్టి యాంప్లిఫయర్ గెయిన్ AV గా కలిగిన LC ఆసిలేటర్ యొక్క ప్రాథమిక రూపాన్ని చిత్ర పటములో చూస్తున్నాము యాంప్లిఫయర్ అవుట్పుట్ Z1 Z2 Z3 లతో కూడిన నెట్వర్క్ను ఫీడ్ చేస్తుంది ఫెట్ లేదా ఆప్ యాంప్ వంటి అనంతమైన ఇన్పుట్ ఇంపిడెన్స్ కలిగి ఉన్న క్రియాశీల పరికరాలు మరియు ప్రాథమిక సర్క్యూట్ చిత్రంలో చూపిన విధంగా సరళమైన లీనియర్ సర్క్యూట్ ద్వారా భర్తీ చేయబడుతుందని మనము అనుకుంటాము ఇది చాలా ఎక్కువ ఇన్పుట్ ఇంపెడెన్స్ తక్కువ అవుట్పుట్ ఇంపెడెన్స్ మరియు Z1 Z2 మరియు Z3 లతో ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కలిగిన లీనియర్ ఈక్వీవలెంట్ సర్క్యూట్ మనము ఈ ప్రత్యేక సర్క్యూట్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి డోలనాల కోసం అవసరమైన పరిస్థితిని సంతృప్తిపరచడానికి యాంప్లిఫయర్ 1800 ల ఫేజ్ షిఫ్ట్ ని ఉత్పత్తి చేస్తుంది ఎందుకంటే అది ఇన్వర్టింగ్ యామ్ప్లిఫయర్ ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ మిగతా 1800 ల ఫేజ్ షిఫ్ట్ ని అందిస్తుంది కాబట్టి యాంప్లిఫయర్ దశను విశ్లేషిద్దాం ఇక్కడ మనము ఏమి చూస్తాము యాంప్లిఫయర్ యొక్క ఇన్పుట్ ఇంపెడెన్స్ అనంతము కాబట్టి ఇన్పుట్ టెర్మినల్స్ వైపు కరెంట్ ప్రవహించదు కాబట్టి యాంప్లిఫయర్ దశ యొక్క అవుట్పుట్ ఇంపెడెన్స్ Ro అనుకుందాము I విలువ 0 కాబట్టి Z1 మరియు Z3 సిరీస్ లో కలపబడి ఉంటాయి వీటి కలయిక Z2 తో సమాంతరంగా కలపబడతాయి ఇలా కనుగొనబడిన ఈక్వీవలెంట్ సర్క్యూట్ ZL గా పిలవబడుతుంది ఇప్పుడు I విలువ AV VI డివైడెడ్ బై Ro ప్లస్ ZL మరియు Vo విలువ I ఇంటూ ZL కాబట్టి ఈ రెండు సమీకరణాల నుండి గెయిన్ Vo బై VI మైనస్ AV ఇంటూ ZL డివైడెడ్ బై Ro కి సమానం ఇక్కడ A అనేది యాంప్లిఫయర్ యొక్క గెయిన్ కాబట్టి ఫీడ్ బ్యాక్ దశను విశ్లేషించడానికి Z1 Z3 మరియు Z2 ల దశను పరిశీలిద్దాం కాబట్టి A𝛃 విలువ లెక్కింపు కోసం ఇక్కడ చూపిన సర్క్యూట్ను పరిశీలిద్దాం ఇదే మనకి కావలసిన లూప్ గెయిన్ ZL విలువని గా రాయవచ్చు ఫీడ్బ్యాక్ దశ విశ్లేషణ ఈ విధంగా చేయవచ్చు కాబట్టి మనం మరింత చూద్దాం ZL విలువను ప్రతిక్షేపించిన తరువాతA ఈ విలువను పొందడానికి మనము మరింత సరళీకృతం చేయాలి స్లయిడ్ చూడండి

గెయిన్ AV విలువ గా పాజిటివ్ గా ఉంటుంది A𝛃 ఎప్పుడు పాజిటివ్ గా ఉంటుంది అంటే X1 మరియు X2 ఒకే సైన్ సంకేతము ఉన్నప్పుడు మాత్రమే X3 సైన్ వేరేగా ఉంటుంది ఇది X1 మరియు X2 రియాక్టివ్ మూలలాను అని సూచిస్తాయి కానీ X3 X1 మరియు X2 లకు భిన్నంగా ఉండాలి కానీ రెండూ ఇండక్టర్లు అయి ఉండాలి లేదా రెండూ కెపాసిటర్లయి అయినా ఉండాలి మనము ఇంతకుముందు చూసిన సమీకరణంలో X3 విలువ మైనస్ X1 ప్లస్ X2 కి సమానం కాబట్టి X3 ఇండక్టర్ అయి ఉంటే X1 మరియు X2 కెపాసిటివ్ గా కానీ అయితే X3 కెపాసిటివ్ అయితే X1 మరియు X2 ఇండక్టర్లు అయి ఉండాలి కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే నాకు X1 X2 మరియు X3 ల యొక్క రియాక్టివ్ విలువలు ఉంటే నేను X1 మరియు X2 లను కెపాసిటర్ గా ఎంచుకుంటే అప్పుడు నా X3 ఇండక్టర్ అవుతుంది నాకు X1 మరియు X2 ఇండక్టర్ గా ఉంటే నా X3 కెపాసిటర్ అవుతుంది కాబట్టి LC ఆసిలేటర్ సర్క్యూట్ విషయంలో మనం గుర్తుంచుకోవలసినది ఇదే నాకు X1 X2 లు L అయితే మరియు X3 విలువ C కి సమానం అవుతుంది అప్పుడు అది హార్ట్లీ ఆసిలేటర్ అవుతుంది నాకు X1 X2 లు C అయి మరియు X3 విలువ L సమానం అయితే అప్పుడు అది కాల్ పిట్స్ ఆసిలేటర్ అవుతుంది కాబట్టి ట్యాంక్ సర్క్యూట్లోని రియాక్టన్స్ ఎలిమెంట్స్ని బట్టి ఇది హార్ట్లీ ఆసిలేటరా లేదా కాల్ పిట్స్ ఆసిలేటరా అని మనం నిర్ణయం చేయవచ్చు సరేనా కాబట్టి ఇప్పుడు హార్ట్లీ ఓసిలేటర్ని చూద్దాం ఆపై మనం కాల్ పిట్స్ ఆసిలేటర్కు వెళ్తాము కాబట్టి హార్ట్లీ ఓసిలేటర్ అంటే ఏమిటి ఇప్పుడు మేము LC ఆసిలేటర్ని చూశాము మరియు LC ఓసిలేటర్ ఎలా పనిచేస్తుందో మనకు అర్థమైంది కానీ LC ఆసిలేటర్ లో మనము రెండు ఇండక్తర్లు అవి X1 మరియు X2 లకు ఇండక్తర్లను ఉపయోగించి మరియు X3 గా కెపాసిటర్ ని ఉపయోగిస్తే అది హార్ట్లీ ఆసిలేటర్ అవుతుంది కాబట్టి హార్ట్లీ ఆసిలేటర్ విషయంలో సర్క్యూట్ అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది ఇది కాల్ పిట్స్ ఆసిలేటర్ అయితే మీరు కొంచెం స్మార్ట్గా ఉండాలి హార్ట్లీ ఎన్ని కెపాసిటర్లను ఉపయోగిస్తున్నారో మరియు కాల్ పిట్స్ ఆసిలేటర్ లో ఎన్ని ఇండక్తర్లు ఉపయోగిస్తున్నారో మీకు పరీక్షలో గుర్తులేకపోతే గుర్తుంచుకోవడానికి సులభమైన మార్గం కాల్ పిట్స్ C తో మొదలవుతుంది కాబట్టి మనకు రెండు కెపాసిటర్లు మరియు ఒక ఇండక్టర్ ఉన్నాయి మరి హార్ట్లీలో రెండు ఇండక్టర్లు మరియు ఒక కెపాసిటర్ వుంటాయి కాబట్టి ఇప్పుడు హార్ట్లీ మరియు కాల్ పిట్స్ లను నేను మరచిపోలేను ఎందుకంటే ఈ ఉపాయాలను గుర్తుంచుకోవాలి కాబట్టి ఏమైనప్పటికీ హార్ట్లీ ఆసిలేటర్ ని చూద్దాం మరియు ఇది ఎలా పని చేస్తుంది కాబట్టి హార్ట్లీ ఆసిలేటర్ క్లాసికల్ LC ఫీడ్బ్యాక్ సర్క్యూట్లలో ఒకటి మరియు అధిక పౌనఃపున్యము కలిగిన తరంగ రూపాలను లేదా సంకేతాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది వేర్వేరు సర్క్యూట్ కాన్ఫిగరేషన్లను ఉపయోగించడం ద్వారా వీటిని అమలు చేయవచ్చు హార్ట్లీ ఆసిలేటర్ల యొక్క ప్రధాన భాగాలు యాంప్లిఫయర్ విభాగం మరియు ట్యాంక్ విభాగం ట్యాంక్ విభాగంలో రెండు ఇండక్తర్లు మరియు ఒక కెపాసిటర్ ఉంటాయి ప్రతి విభాగం AC సిగ్నల్ వోల్టేజ్ తో 1800 ల ఫేజ్ షిఫ్ట్ ని ఉత్పత్తి చేయటం వల్లి వల్ల ఇది సైన్ వేవ్ ని ఉత్పత్తి చేయగలుగుతుంది ట్యాంక్ సర్క్యూట్లో మీరు రెండు ఇండక్తర్లను చూడవచ్చు ఒక కెపాసిటర్ ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ నా అవుట్పుట్ ఇన్పుట్కు సంబంధించి 1800 ఫేజ్ షిఫ్ట్ కలిగి ఉంటుంది ఈ విధముగా LC ఆసిలేటర్ 1800 ఫేజ్ షిఫ్ట్ ను అందించడానికి నాకు సహాయపడుతుంది నేను ఈ 1800 ఇన్పుట్ సిగ్నల్తో అనువర్తించినపుడు నా అవుట్ పుట్ ఇన్పుట్ తో ఫేజ్ లో ఉంటుంది ఇండక్టర్ అదే కోర్లో అమర్చబడి ఉంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు మరియు అవుట్పుట్ వోల్టేజ్ లో మీరు డోలనాలను చూస్తారు కాబట్టి మనం చూసిన ఆప్ యాంప్ సర్క్యూట్తో కలిసి ఉన్న ఫీడ్ బ్యాక్ సర్క్యూట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన సైన్ వేవ్ ని చూడండి అప్పుడు ఈ వేవ్ యాంప్లిఫయర్ ద్వారా స్థిరీకరించబడుతుంది మరియు ఇన్వర్ట్ చేయబడుతుంది ట్యాంక్ సర్క్యూట్లో వేరియబుల్ కెపాసిటర్ను ఉపయోగించడం ద్వారా ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ వైవిధ్యంగా ఉంటుంది ఫీడ్బ్యాక్ నిష్పత్తిని మరియు అవుట్పుట్ యొక్క వ్యాప్తిని అనేక పౌనఃపున్యాలపై స్థిరంగా ఉంచుతుంది ఈ సర్క్యూట్ నందు డోలనాలను ఉత్పత్తి చేయుటకు యామ్ప్లిఫయర్ యొక్క గెయిన్ విలువ 1 కంటే ఎక్కువ గా లేదా కనీసము రెండు ఇండక్టర్ల యొక్క నిష్పత్తి కి సమానముగా ఎంచుకోవాలి L1 మరియు L2 లు ఉమ్మడి కోర్ కలిగిన ఒకే కాయిల్ అవుట వలన వాటి మధ్య మ్యూచువల్ ఇండక్తెన్స్ ఉంటే అప్పడు గెయిన్ విలువ కాబట్టి హార్ట్లీ ఆసిలేటర్ విషయంలో యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ ఈ విధంగా నిర్ణయించబడుతుంది ఎలక్ట్రానిక్స్ హబ్ org నుండి తీసుకోబడిన ఈ సర్క్యూట్ లో ఇవ్వబడిన సమస్యను పరిష్కరిద్దాం కాబట్టి హార్ట్లీ ఆసిలేటర్ ఆపరేషనల్ యాంప్లిఫయర్ మరియు LC ఫీడ్బ్యాక్ తో నిర్మించబడినదని గమనించండి ఇచ్చిన విలువను సూచించడం ద్వారా డోలనాలను ప్రారంభించడానికి ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీని మరియు రియాక్తెన్స్ యొక్క గరిష్ట విలువను అంచనా వేయండి కాబట్టి R యొక్క గరిష్ట విలువ కాబట్టి హార్ట్లీ ఆసిలేటర్ పై సమస్యలను పరిష్కరించడం చాలా సులభం హార్ట్లీ ఆసిలేటర్లలో ఆప్ యాంప్స్ ఉపయోగించుట వలన ప్రయోజనాలు ఏమిటి మనము ఆప్ యాంప్ ఆధారిత హార్ట్లీ ఆసిలేటర్ను ఎందుకు ఉపయోగించాలి కాబట్టి రెండు వేర్వేరు కాయిల్స్కు L1 మరియు L2 లకు బదులుగా బేర్ వైర్ యొక్క ఒకే కాయిల్ ఉపయోగించవచ్చు మరియు కాయిల్ ను కావలసిన చోట గ్రౌండ్ చేయవచ్చు వేరియబుల్ కెపాసిటర్ను ఉపయోగించడం ద్వారా లేదా కోర్ కదిలేలా చేయడం ద్వారా ఆసిలేటర్ల ఫ్రీక్వెన్సీ వైవిధ్యంగా ఉంటుంది ఫ్రీక్వెన్సీ పరిధిలో అవుట్పుట్ యొక్క గెయిన్ స్థిరంగా ఉంటుంది రెండు స్థిరమైన ఇండక్తర్లు లేదా ట్యాప్ చేసిన కాయిల్తో సహా చాలా తక్కువ భాగాలు అవసరం అవుతాయి లోపాలు ఏమిటి దీన్ని తక్కువ ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్గా ఉపయోగించలేము గత సందర్భంలో మనము పొందిన ఫ్రీక్వెన్సీ 4 9 మెగాహెర్ట్జ్ అని మీరు చూడవచ్చు కాబట్టి ఇది అధిక పౌనఃపున్యము ని ఉత్పత్హి చేసే ఆసిలేటర్ ఇది తక్కువ పౌనఃపున్యాలను ఉత్పతి చేయటానికి ఉపయోగ పడదు ఎందుకంటే ఇండక్టర్ల విలువ ఎక్కువగా ఉంటే వాటి పరిమాణం పెద్దగా మారుతుంది ఈ ఆసిలేటర్ యొక్క అవుట్పుట్లో హార్మోనిక్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది స్వచ్ఛమైన సైన్ వేవ్ అవసరమయ్యే అనువర్తనాలకు సరైనది కాదు కాబట్టి అవుట్పుట్ సిగ్నల్ నందు హార్మోనిక్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది మనకు స్వచ్ఛమైన సైన్ వేవ్ అవసరమయ్యే అనువర్తనం అవసరమైనప్పుడు దీనిని ఉపయోగించలేము ఇప్పుడు మనం హార్ట్లీ ఆసిలేటర్ను చూశాము కాల్ పిట్స్ ఆసిలేటర్ను కూడా చూద్దాం హార్ట్లీ ఆసిలేటర్లో మనకు రెండు ఇండక్టర్లు మరియు ఒక కెపాసిటర్ ఉన్నాయి కాల్ పిట్స్ ఆసిలేటర్లో రెండు కెపాసిటర్లు ఒక ఇండక్టర్ ఉంటాయి దీనిని ట్యాంక్ సర్క్యూట్ అంటారు కాబట్టి కాల్ పిట్స్ ఆసిలేటర్ అంటే ఏమిటి కాల్ పిట్స్ ఆసిలేటర్ అనేది ఒక LC ఆసిలేటర్ దీని ఫీడ్బ్యాక్ నెట్వర్క్లో గల రెండు ట్యాంక్ సర్క్యూట్లో రెండు కెపాసిటివ్ రియాక్టేన్స్ మరియు ఒక ఇండక్టివ్ రియాక్టేన్స్ ఉపయోగించబడుతుంది ఆప్ యాంప్ అవసరమైన ప్రాథమిక యమ్ప్ల్ఫికేషన్ ని అందచేస్తూ ఉంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీని సరైన స్థితి లో ఉంచటానికి బాధ్యత వహిస్తూ ఉంటుంది ఈ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీకి బాధ్యత వహిస్తుంది మరియు ఈ ప్రత్యేకమైన నెట్వర్క్ లో ఆప్ ఆంప్ యమ్ప్ల్ఫికేషన్ ని అందచేస్తుంది ఇచ్చిన సర్క్యూట్లో ట్రాన్సిస్టర్ సర్క్యూట్తో పోలిస్తే ఆప్ ఆంప్ అధిక గెయిన్ గల ఇంవర్టింగ్ యాంప్లిఫైయర్ తో అనుసంధానించబడుతుంది ఆపరేషనల్ యాంప్లిఫయర్ యొక్క పాజిటివ్ ఫీడ్ బ్యాక్ లో LC నెట్వర్క్ ఉంచబడుతుంది మరొక విషయం ఏమిటంటే సర్క్యూట్కు విద్యుత్ సరఫరా ఇచ్చినప్పుడు సిగ్నల్ లేదు కానీ చిన్న నాయిస్ వోల్టేజీలు ఆప్ యాంప్ ద్వారా యామ్ప్లిఫై చేయబడతాయి ఇది రెండు కెపాసిటర్లను ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ చేయడం ప్రారంభిస్తుంది శక్తి ఇచ్చినప్పుడు కెపాసిటర్ నాయిస్ వోల్టేజ్ సహాయంతో ఛార్జింగ్ మరియు డిశ్చార్జ్ చేయడం ప్రారంభిస్తుంది ఎందుకంటే ఈ నాయిస్ వోల్టేజీలు యామ్ప్లిఫై చేయబడతాయి మరియు ఫీడ్బ్యాక్ నెట్వర్క్కు తిరిగి అందించబడతాయి మరియు ఇది కెపాసిటర్ ఛార్జ్ మరియు డిశ్చార్జ్ కు కారణమవుతుంది కెపాసిటర్ యొక్క C2 భాగం ఇంవర్టింగ్ యాంప్లిఫయర్ కి ఇవ్వబడుతుంది ఇది తరువాత యామ్ప్లిఫై చేయబడుతుంది మరియు నెట్వర్క్ డోలనాలను బలంగా ఉంచుతుంది కాబట్టి కాల్ పిట్స్ ఆసిలేటర్ల అనువర్తనాలను చూద్దాం అధిక పౌనఃపున్య శ్రేణి మరియు అధిక పౌనఃపున్య స్థిరత్వం కోసం కాల్ పిట్స్ ఆసిలేటర్లను ఉపయోగిస్తారు రెండవది ఉపరితల ఎకోస్టికల్ తరంగం లేదా SAW రేజోనేటర్ మేము SAW రేజోనేటర్ ని కలిగి ఉండాలనుకున్నప్పుడు మనము కాల్పిట్స్ ఆసిలేటర్ను ఉపయోగించవచ్చు మైక్రోవేవ్ అనువర్తనాలు మొబైల్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ వంటి అధిక ఫ్రీక్వెన్సీ అనువర్తనాలు ఇవి చావోటిక్ సర్క్యూట్లలో ఉపయోగించబడతాయి ఇవి ఆడియో ఫ్రీక్వెన్సీ పరిధి నుండి ఆప్టికల్ బ్యాండ్ వరకు డోలనాలను ఉత్పత్తి చేయగలవు బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ స్పెక్ట్రం స్ప్రెడ్ సిగ్నల్ మాస్కింగ్ మొదలైనవి వీటి అనువర్తన ప్రాంతాలలో ఉన్నాయి కాబట్టి కాల్ పిట్స్ ఆసిలేటర్ల అప్లికేషన్ అనేక ప్రాంతాలలో ఉంది SAW నుండి మైక్రోవేవ్ వరకు మొబైల్ కమ్యూనికేషన్ నుండి స్పెక్ట్రం వ్యాప్తి వరకు మరియు ఇంకా చాలా కాబట్టి ఈ విధముగా LC ని ఉపయోగించి కాల్ పిట్స్ ఆసిలేటర్ను రూపొందించగలం కాబట్టి ఈ మాడ్యూల్లో మనం చూసినవి ఏమిటి కాల్ పిట్స్ ఆసిలేటర్ను ఎలా డిజైన్ చేయాలో మరియు ట్యాంక్ సర్క్యూట్ను ఉపయోగించి హార్ట్లీ ఆసిలేటర్ను ఎలా డిజైన్ చేయవచ్చో చూశాము కాబట్టి మనం 2C మరియు 1L లేదా 2L మరియు 1C ఉపయోగించాలా అనేది మనం రూపకల్పన చేస్తున్న సర్క్యూట్ రకంపై ఆధారపడి ఉంటుంది హార్ట్లీ ఓసిలేటర్ విషయంలో ఇది 2L 1C అవుతుంది మరియు కాల్ పిట్స్ ఆసిలేటర్ రకంలో ఇది 2C మరియు 1L అవుతుంది కాబట్టి ఇది ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ గురించి తరువాతి మాడ్యూల్లో మనం మరొక రకమైన ఆసిలేటర్ను ఎలా రూపొందించాలో చూద్దాము అంటే క్రిస్టల్ ఓసిలేటర్ ఇది చాలా స్థిరమైన ఓసిలేటర్ కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ను చూడండి కాల్ పిట్స్ ఆసిలేటర్లు మరియు హార్ట్లీ ఆసిలేటర్లను ఎలా ఉపయోగించవచ్చో సూత్ర ప్రాయంగా LC ఓసిలేటర్లను ఎలా రూపొందించవచ్చో అర్థం చేసుకోండి మరియు తరువాతి మాడ్యూల్ లో క్రిస్టల్ ఓసిలేటర్లను చూద్దాం మరియు తరువాత మనము ముందుకు వెళ్తాము కాబట్టి నేను మిమ్మల్ని తదుపరి మాడ్యూల్లో చూస్తాను మరియు అప్పటి వరకు మీ జాగ్రత్త చూసుకోండి ఆనందించండి శెలవు